డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క మాడ్యూల్ 4 కు స్వాగతం గత రెండు మాడ్యూళ్ళలో మనము DBMS యొక్క ప్రాథమిక భావాలను గురించి చూసాం మనము రిలేషనల్ మోడల్ గురించి చూసాం ఇది మనము ఉపయోగించబోయే ప్రధాన డేటా మోడల్ అని చెప్పాము కాబట్టి చివరి మాడ్యూల్లో ఇదీ మనము చూసాం ప్రస్తుత వాటిలో అట్ట్రిబ్యూట్స్

కాబట్టి మనము ఈ ఉదాహరణను గతం నుండి మళ్ళీ పునరావృతం చేస్తాము ఇది బోధకులకు ఒక ఉదాహరణ ఒక విశ్వవిద్యాలయంలో అట్ట్రిబ్యూట్స్ లేదా కాలమ్స్ అని సూచిస్తాము కాబట్టి మీరు 4 అట్ట్రిబ్యూట్స్ ఉన్నందున ప్రతి అడ్డు వరుసలో 4 నిలువు వరుసలు ఉన్నాయని మీరు చెప్పగలరు కాబట్టి ఇది మన దగ్గర ఉన్న 4 టుపుల్ మరియు అలాంటి పట్టికను రిలేషన్ అని పిలుస్తారు కాబట్టి ఇది మనము ఒక రిలేషన్ గురించి మాట్లాడినప్పుడల్లా మనకు అనేక నెంబర్ అఫ్ ఫీల్డ్స్ నిలువు వరుసల సంఖ్యలు ఉన్నాయి ఏ విధంగానైనా మనము ఒక పట్టిక గురించి మరియు ఆ నిలువు వరుసల ప్రకారం ఆ పట్టిక గురించి చెప్పాము మరియు దీనికి బహుళ 0 1 లేదా ఏదైనా విలువల వరుసలు నింపబడి సంఖ్య ఉంది అదే వాటి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పుడు అట్ట్రిబ్యూట్స్ గురించి వివరంగా చూద్దాం కాబట్టి ప్రతి కాలమ్ అట్ట్రిబ్యూట్స్ అని చెప్పవచ్చు ఇప్పుడు మనము ప్రతి అట్ట్రిబ్యూట్ లును ఈ డొమైన్ విలువలుగా ఉండటానికి అర్హులు అని మనము చెప్పవచ్చు మరిన్ని పరిమితులు ఉండవచ్చు కానీ డొమైన్ మొదలైనవి కాబట్టి డొమైన్ ఒక అట్ట్రిబ్యూట్ కి అనుగుణమైన సమితి ఇది అట్ట్రిబ్యూట్ చేసే అన్ని విలువలు సరైనవి అని నిర్వచించబడతాయి ఇప్పుడు ఈ అట్ట్రిబ్యూట్ విలువలు అటామిక్ ఇన్ నేచర్ లో కోడ్ చేస్తే మీరు ఏమి చేయగలరో చూస్తే మీరు మూడు ఫీల్డ్లతో ఒక నిర్మాణాన్ని సృష్టించవచ్చు ఒకటి తేదీ ఒకటి నెల ఒకటి సంవత్సరం మరియు ఈ మిశ్రమ రికార్డు మిశ్రమ నిర్మాణం వాస్తవానికి మన తేదీ అని మనం చెబుతాము వారు ls టైపు విలువలు మొదలైనవి ఉన్నాయి ఇప్పుడు కొన్ని అట్ట్రిబ్యూట్ శూన్య విలువ అని పిలువబడే ప్రత్యేక విలువను కలిగి ఉండవచ్చు ఇది ఒక మెంబర్ శూన్య విలువ వాస్తవానికి విలువ కాదు ఇది వాస్తవానికి విలువ లేకపోవడం కాబట్టి ఈ విలువ తెలియదు అని చెప్తుంది మీరు పై ఉదాహరణను పరిశీలిస్తే పాస్పోర్ట్ కోసం మనము పాస్పోర్ట్ ఏడు అంకెలు అనుసరించే స్ట్రింగ్ లెటర్ లో విలువ ఉండవచ్చు అంటే ఈ శూన్య విలువను కలిగి ఉండవచ్చు ఉండక పోవచ్చు పాస్పోర్ట్ శూన్యమైనది ఈ ప్రత్యేక విద్యార్థికి ఈ పాస్పోర్ట్ నంబర్ ఏమిటో చెబుతోంది వరుస సంఖ్య 2 తెలియదు ఇప్పుడు అన్ని ఫీల్డ్లు శూన్యంగా ఉండకపోవచ్చు అది తప్పక ఉండాలి కాబట్టి శూన్యమైనది చాలా క్లిష్టమైన భావన మరియు ఇది వాస్తవానికి ఏమి చేస్తుంది ఇది వాస్తవానికి అనేక కార్యకలాపాలను నిర్వచించే విషయంలో చాలా సమస్యలను మరియు సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి అట్ట్రిబ్యూట్ పరంగా శూన్యతను విలువగా అర్థం చేసుకోవడం రూపకల్పనకు కీలకమైన అవసరం ఇప్పుడు స్కీమా కి వస్తే దాని యొక్క ప్రాథమిక అవగాహన గురించి చర్చించాము కాబట్టి ఇప్పుడు మనకు స్కీమా ఉంటే వాటిని అర్థం చేసుకోవడం గురించి చెప్తాము కాబట్టి ఇది బహుళ నిలువు వరుసలు ఉన్న పట్టిక లాగా ఉంటుంది n నిలువు వరుసలు ఉన్నాయి A 1 నుండి A n పేర్లు ఉన్నాయి అప్పుడు ఈ A 1 నుండి A n వరకు అట్ట్రిబ్యూట్ లు ఉంటాయి కాబట్టి ఇవి భిన్నమైన అట్ట్రిబ్యూట్ లు దీన్ని కలిగి ఉంటే అప్పుడు ప్రాథమికంగా నాకు పట్టిక ఉందని అర్థం ఇక్కడ ఇవి A 1 A 2 A n నిలువు వరుసలు కాబట్టి రిలేషనల్ స్కీమా ఈ అట్ట్రిబ్యూట్ ల సమాహారం కాబట్టి ఇది ఈ అట్ట్రిబ్యూట్ ల సమాహారం R అనేది రిలేషనల్ స్కీమా అని చెప్పాము ఇది A 1 నుండి A n వరకు అట్ట్రిబ్యూట్ లను కలిగి ఉంది ఇప్పుడు ప్రతి అట్ట్రిబ్యూట్ A i కు డొమైన్ D i ఉంది కాబట్టి ప్రతి అట్ట్రిబ్యూట్ కి సాధ్యమయ్యే విలువల సమితి ఉంది కాబట్టి మీరు గుర్తుచేసుకుంటే ఇక్కడ మనకు భిన్నంగా ఉంది ఇవి వేర్వేరు అట్ట్రిబ్యూట్ లు మరియు ఇవి వాటి విభిన్న డొమైన్ కాబట్టి D o B ఒక అట్ట్రిబ్యూట్ మరియు డొమైన్ ఒక తేదీ కావున ఏదైనా సాధ్యమైన తేదీ మరొకటి అట్ట్రిబ్యూట్ మరియు ఇది ఒక డొమైన్ అదే A కాబట్టి అన్ని అట్ట్రిబ్యూట్ లు ప్రతి అట్ట్రిబ్యూట్ కి నిర్దిష్ట డొమైన్ ఉండాలి మరియు అవి D సెట్లచే గుర్తించబడతాయి కాబట్టి ఒక నిర్దిష్ట రిలేషన్ R అవుతుంది కాబట్టి R ఒక స్కీమా ఒక నిర్దిష్ట రిలేషన్ R అనేది D 1 D 2 × D l యొక్క ఉపసమితి కాబట్టి రిలేషన్ ప్రాథమికంగా సమితి యొక్క ఉపసమితి అని చెప్పే రిలేషన్ యొక్క గణిత భావనను గుర్తుచేసుకోండి ఇవి సాధ్యమయ్యే విలువలు కాబట్టి మొదటి అట్ట్రిబ్యూట్ D 1 నుండి విలువలను తీసుకోవచ్చు రెండవ లక్షణం D 2 నుండి విలువలను తీసుకోవచ్చు మరియు n వ లక్షణం D n నుండి విలువలను తీసుకోవచ్చు కాబట్టి ఏదైనా నిర్దిష్ట వరుస ఏదైనా నిర్దిష్ట రికార్డ్ A 1 A 2 A n కోసం విలువల సమితి మరియు అందువల్ల ఈ కార్టెసియన్ ప్రోడక్ట్

ఈ ప్రత్యేకమైన రికార్డ్ ఈ కార్టెసియన్ ప్రోడక్ట్ యొక్క గణిత దృక్పథం కాబట్టి ఇది స్కీమా మరియు వేర్వేరు అట్ట్రిబ్యూట్ ల యొక్క విభిన్న డొమైన్ల ఆధారంగా ఆ స్కీమాకు అనుగుణమైన ఉదాహరణ మరియు ఇది మనము ఉపయోగించడం కొనసాగిస్తాం అనే భావన కాబట్టి దయచేసి దీన్ని జాగ్రత్తగా అనుసరించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ ఉన్నప్పుడు మనము దానిని ఒక పట్టికగా మరియు అలాంటి ప్ర తీ పట్టికగా గుర్తించాము కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు ఇవి నా అట్ట్రిబ్యూట్ లు కాబట్టి ఇది A 1 ఇది A 2 ఇది A 3 ఇది A 4 మరియు ఏదైనా పేరు వేర్వేరు విలువలతో ఉంటుంది a 2 a 3 a 1 a 2 a 3 a 4 98345 a1 కిమ్ a 2 మరియు మొదలైనవి ఇప్పుడు సహజంగా ఇది ఉదాహరణ నుండి కనిపించదు ఎందుకంటే మనము ఒక ఇంస్టాన్స్ వ్యూ ను తీసుకుంటున్నాము ఆ డొమైన్ ఏమి కనిపిస్తుంది అనేది మనం చూడలేకపోతున్నాము సంబంధిత DD l ను చూస్తే స్కీమా యొక్క నిర్వచనం భాషా వివరణ ఇది ID ని సంఖ్యా విలువగా పేర్కొనాలి పేరు ని స్ట్రింగ్ విలువ డిపార్ట్మెంట్ పేరును మరొక స్ట్రింగ్ విలువగా మరియు అయితే జీతం ని సంఖ్యా విలువగా పేర్కొంటుంది ఇప్పుడు ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఒక రిలేషన్ తప్పనిసరిగా ఒక సమితి అని మనం చెప్పినట్లుగా ఉంటుంది ఇది రిలేషన్ R ఒక సమితి ఇది ఒక సమితి ఇది ఈ సమితి యొక్క ఉపసమితి కాబట్టి సమితిలోని మూలకాలకు క్రమం లేదని మనకు తెలుసు అవి క్రమం లేనివి కాబట్టి రిలేషన్ తప్పనిసరిగా క్రమం చేయబడలేదు ఈ వరుసల సేకరణ పరంగా ఏ అడ్డు వరుస ఏ స్థితిలో ఉందో మనం వాటిని క్రమాన్ని మార్చుకుంటే రిలేషన్ మారదు అవి ఈ వరుసల సమితి మాత్రమే కాబట్టి ఆ ఆర్డరింగ్ అనే దాని గురించి కాబట్టి R మనం చూసినట్లుగా రిలేషనల్ స్కీమా ఇది A 1 A 2 A n అట్ట్రిబ్యూట్ల సమాహారం ఇప్పుడు K అనేది R యొక్క ఉపసమితి కాబట్టి ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అట్ట్రిబ్యూట్స్ ఇది ఖాళీ కాని ఉపసమితిగా ఉండాలి ఇప్పుడు K యొక్క అట్ట్రిబ్యూట్స్ లో వేర్వేరు టుపుల్స్ అని మనం చెప్తాము మరియు రెండు టుపుల్స్ ఉండవని మనం కనుగొన్నాము అవి భిన్నంగా ఉంటాయి కానీ ఈ అట్ట్రిబ్యూట్స్ తో సరిపోల్చండి అంటే దీని అర్థం K యొక్క అట్ట్రిబ్యూట్స్విలువలు రిలేషన్ యొక్క ప్రతి అడ్డు వరుసను ప్రత్యేకంగా గుర్తిస్తాయి అప్పుడు K అనేది R యొక్క సూపర్ కీ అని చెబుతాము కాబట్టి మనం చూసిన బోధకుడు పట్టిక లో I D అనేది సూపర్ కీ కాబట్టి K ను సింగిల్టన్ లు ఇప్పుడు K తక్కువగా ఉంటే సూపర్ కీ K అనేది కాండిడేట్ కీ అని మనం చెబుతాము కానీ ఇది కాండిడేట్ కీ కాదు ఎందుకంటే ఇది కనీస పరిస్థితిని సంతృప్తిపరచదు రిలేషన్ లో బహుళ కాండిడేట్ కీ ఉండవచ్చు బహుళ కాండిడేట్ కీ ఉంటే అప్పుడు మనం ప్రైమరీ కీ కీల భావన ఉందని మనం చూస్తాము కాబట్టి మనకు అట్ట్రిబ్యూట్ లేని రిలేషన్ ఉంటే దాని విలువ పట్టికలోని ప్రతి అడ్డు వరుసను ప్రత్యేకంగా గుర్తించగలదు అప్పుడు మనం కృత్రిమంగా ఒక విలువను ఉత్పత్తి చేయవచ్చు ఉదాహరణకు ఒక క్రమ సంఖ్య వలె మనం ఒక క్రమ సంఖ్యను ఉత్పత్తి చేయవచ్చు మరియు ఇది నా విలువ అని చెప్పగలను కాబట్టి ఆ క్రమ సంఖ్య లేదా కంప్యూటర్ సృష్టించిన ఫీల్డ్ విలువకు వ్యాపార చిక్కులు లేవు వాస్తవ ప్రపంచానికి ఈ విలువ లేదు ఇది ఆధార్ కార్డ్ నంబర్ లాంటిది కాదు లేదా పాస్పోర్ట్ నంబర్ అంటారు ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాం ఇది మళ్ళీ అదే విద్యార్థి డేటాబేస్ మనం కొద్దిసేపటి క్రితం అదే నిలువు వరుసలను చూపించాను కాని మనం మరికొన్ని అడ్డు వరుసలను జోడించాను ఇప్పుడు సూపర్ కీ ను కేటాయిస్తుందని నేను ఊహిస్తున్నాను కాబట్టి ఈ పట్టికలో రెండు వరుసలు ఉండకూడదు ఇవి రోల్ సంఖ్య యొక్క విలువతో సరిపోలుతాయి మరియు ఇతర ఫీల్డ్ల విలువలతో సరిపోలడం లేదు కాబట్టి రోల్ నంబర్ అని చెప్పగలను కాబట్టి మనం మొదటి పేరు మాత్రమే కాదు మనం ఈ జతను తీసుకుంటే మీరు కీ ని గుర్తుంచుకుంటారు సూపర్ కీని ఏర్పరుచుకునే లక్షణాల సమితి ఒక సమితి ఇది వ్యక్తిగత ఫీల్డ్ కాదు కాబట్టి మనం మొదటి పేరు చివరి పేరును కీ నుండి బాగా చెప్పాను ఇది కొంత వూహను చేస్తుంది ఎందుకంటే నేను మొదటి పేరు చివరి పేరును కీ నుండి చెప్పాను అంటే ఈ విద్యార్థి పట్టికలో రెండు రికార్డులు ఉండకూడదు ఇక్కడ మొదటి పేరు మరియు చివరి పేరు సరిపోతుంది కానీ రికార్డులు భిన్నంగా ఉంటాయి కాబట్టి కాదు ఒకే పేరు మరియు చివరి పేరు ఉన్న ఇద్దరు విద్యార్థులను విశ్వవిద్యాలయంలో నమోదు చేయవచ్చు ఇది పరిమితం చేయబడిన వూహ హక్కు కానీ మనం వేర్వేరు అవకాశాలను వివరించడానికి ఆ వూహను చేస్తున్నాను ఇతర అవకాశం ఉంటుంది పాస్పోర్ట్ సంఖ్య ఏమిటి ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైన పాస్పోర్ట్ నంబర్ కూడా కావచ్చు ఆధార్ సంఖ్య ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆధార్ సంఖ్య ఉంటుంది కాబట్టి అది ఒక కీ మరియు మొదలైనవి కావచ్చు కాబట్టి వీటిని కాండిడేట్ కీ ఉండకపోవచ్చు కాబట్టి ఈ విద్యార్థి జతిన్ చోప్రాకు పాస్పోర్ట్ లేదని మనం ఇక్కడ చూడవచ్చు కాబట్టి అదేవిధంగా దీప్తి దత్తాకు పాస్పోర్ట్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అన్ని రికార్డులకు కీలకం అయితే పాస్పోర్ట్ సంఖ్య నిల్ ఈ విలువ పట్టిక వరుసల పరంగా వాటిని వేరు చేయలేము కాబట్టి పాస్పోర్ట్ నంబర్ ఒక కీ కాదని మనం చెప్పాలి లేదా మరో మాటలో చెప్పాలంటే ఏ కీ శూన్యమైన ఫీల్డ్ కాదని చెప్పగలను నో కీ అట్ట్రిబ్యూట్ లేదా కీ అట్ట్రిబ్యూట్స్ కి పాల్గొనేవారు శూన్యమైన ఫీల్డ్ హక్కు కాదు కాబట్టి ఇది ఇక్కడ ఒక పరిశీలన మరియు అది కూడా స్పష్టంగా సూచిస్తుంది ఆధార్ నంబర్ చెల్లుబాటు అయ్యే కాండిడేట్ కీ అని మనం చెబితే ఆ విశ్వవిద్యాలయంలో అధార్ నంబర్ ఉన్న ప్రవేశం తప్పనిసరి అవుతుంది ఎవరికైనా అధార్ నంబర్ లేకపోతే అది శూన్యమైనది ఉండాలి ఇది అనుమతించబడదు ఇక మనం ముందుకు వెళ్దాం ఈ కాండిడేట్ కీ ను ప్రైమరీ కీగా చేస్తాము మరియు అప్పటి నుండి మనం స్కీమాలో రోల్ నంబర్ను ప్రైమరీ కీగా చేస్తాము మనం రోల్ నంబర్ అట్ట్రిబ్యూట్ ని మార్క్ చేసాము రోల్ నంబర్ ప్రైమరీ కీ అని చూపించడానికి ఇది ఒక సాధారణ మార్గం కాబట్టి ప్రైమరీ కీగా తీసుకోని ఇతరులను ద్వితీయ లేదా ప్రత్యామ్నాయ కీ అంటారు కాబట్టి మొదటి పేరు చివరి పేరు జత ప్రత్యామ్నాయ కీ కావచ్చు మరియు ఆధార్ సంఖ్య ప్రత్యామ్నాయ కీ కావచ్చు మొదలైనవి ఒక కీ ఒకే లక్షణాన్ని కలిగి ఉంటే అది చాలా సులభం అని అంటారు కాబట్టి రోల్ నంబర్ ఒక సాధారణ కీ ఇది ప్రాధమికంగా తీసుకుంటే కానీ మొదటి పేరు చివరి పేరు జత మనం దానిని ప్రాధమికంగా తీసుకుంటే సాధారణ కీని సమీకరించమని పరిగణించబడదు ఎందుకంటే ఇది మీకు సరళమైన కీ ఉంటే సహజంగా మరొకటి ఒకటి కంటే ఎక్కువ అట్ట్రిబ్యూట్స్ ను కలిగి ఉంటుంది వాటికి మరొక వైపు ఒక కంపోజిట్ కీ ఒకటి ఇది ఒకటి కంటే ఎక్కువ ఫీల్డ్లను కలిగి ఉంది అలాంటి ఫీల్డ్లు ఏవీ ఒక్కొక్కటిగా కీగా పనిచేయవు కానీ కలిసి అవి ఒక కీగా పనిచేస్తాయి కాబట్టి మొదటి పేరు కూడా ఒక కీ కాదు చివరి పేరు కూడా ఒక కీ కాదు కానీ కలిసి అవి ఒక కీగా పనిచేస్తాయి ఒకే మొదటి పేరు చివరి పేరు ఉన్న ఇద్దరు విద్యార్థులకు ప్రవేశం ఇవ్వలేదనే వూహ కింద వారు కోర్సు యొక్క కీ కావచ్చు కాబట్టి ఇవి వివిధ రకాలైన కీలు కీ లతో మరికొన్ని వ్యూస్ చూద్దాం మనం స్కీమాను విస్తరిస్తాము మరియు ఒక విద్యార్థితో పాటు నేను మరో రెండు స్కీమాను పరిచయం చేస్తాను ఒకదాన్ని కోర్సులు అని పిలుస్తారు ఇది కోర్సు సంఖ్య ద్వారా ఇవ్వబడుతుంది కోర్సు పేరు క్రెడిట్స్ L T P L T P అంటే ఉపన్యాసాల ట్యుటోరియల్స్ మరియు కోర్సు సంఖ్య ఉన్నాయి కాబట్టి నిర్దిష్ట కోర్సు నంబర్కు హాజరయ్యే విద్యార్థి యొక్క రోల్ నంబర్ మరియు దీనికి ఇచ్చిన కోర్సును ఎవరు బోధిస్తున్నారనే దానిపై I D బోధకుడు కూడా ఉన్నారు నమోదు రిలేషన్ లో మనకు ఈ జత రోల్ నంబర్ మరియు కోర్సు నంబర్ ఉందని మీరు చూడవచ్చు ఇది ఖచ్చితంగా నమోదుకు కీలకం అవుతుంది ఎందుకంటే నాకు నమోదులో రెండు వరుసలు ఉంటే అవి ఎలా వేరు చేయబడతాయి వాటిని రోల్ నంబర్ ద్వారా వేరు చేయలేము ఎందుకంటే ఒక నిర్దిష్ట విద్యార్థి బహుళ కోర్సులు తీసుకోవచ్చు కాబట్టి ఒకే రోల్ సంఖ్యను కలిగి ఉన్న బహుళ రికార్డులు ఉంటాయి కానీ విభిన్న కోర్సు సంఖ్య ఉంటుంది కోర్సు సంఖ్య స్వయంగా కీ కాదు ఎందుకంటే ప్రతి కోర్సులో బహుళ విద్యార్థులు ఉంటారు కాబట్టి ఒకే కోర్సు సంఖ్యను కలిగి ఉన్న బహుళ వరుసలు ఉంటాయి కానీ అన్ని వేర్వేరు రోల్ నంబర్లు ఉంటాయి కాని మనం దీనిని కలిసి తీసుకుంటే రోల్ నంబర్ మరియు కోర్సు సంఖ్యను కలిపి తీసుకుంటే అది ఒక కీని ఏర్పరుస్తుంది ఇప్పుడు అటువంటి కీ రోల్ సంఖ్యను కలిగి ఉన్న రోల్ నంబర్ మరొక రిలేషన్ యొక్క కీ కోర్సు సంఖ్య మరొక రిలేషన్ యొక్క కీ కాబట్టి మనం ఒక రిలేషన్ యొక్క కీని రూపొందించడానికి ఇతర సంబంధాల కీ లను తీసుకున్నప్పుడు ఇవి ఫారిన్ కీ లు అని చెప్తాము కాబట్టి విద్యార్థి మరియు కోర్సులో రోల్ నంబర్ మరియు కోర్సు నంబర్ ఫారిన్ కీ లు మరియు నమోదు నుండి విద్యార్థి మరియు కోర్సులు ప్రస్తావించబడుతున్నాయి కాబట్టి నమోదు అనేది ఒక రెఫెరెన్సిన్గ్ రిలేషన్ ఏమిటో కూడా మనం తరచుగా ప్రస్తావించాలనుకుంటున్నాము ఎందుకంటే ఇది వేర్వేరు స్కీమాలు ఎలా పరస్పరం రిలేషన్ కలిగి ఉన్నాయో అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది మరియు మనం ఇది చూస్తే ఇది ఒక సంవత్సరం రేఖాచిత్రం యొక్క సంవత్సర మోడల్ యొక్క ఎంటిటీస్ మరియు సంబంధాల భావన నుండి నేరుగా బయటకు వస్తుంది ఇది ఒక ఎంటిటీ సంభవించినపుడు దానిని ప్రత్యేకంగా గుర్తించడానికి ఒకటి కంటే ఎక్కువ అట్ట్రిబ్యూట్స్ ను కలిగి ఉంటే ఒక కీని సమ్మేళనం అని పిలుస్తారు కాబట్టి కీని తయారుచేసే ప్రతి లక్షణం ఒక సాధారణ కీ దాని స్వంతదానిలో ఒక సూక్ష్మమైనదని మీరు గుర్తుంచుకోండి ఇది చాలా పోలి ఉంటుంది ముందు మనం కంపోజిట్ కీ లో వస్తాయి భాగాలు వాటి స్వంతదానిలో కొన్ని ఇతర పట్టికలలో సాధారణ కీ మరియు ఇచ్చిన పట్టికలో కాంపౌండ్ కీ గా కలిసి ఉంటాయి కాబట్టి నమోదు పట్టికలోని రోల్ సంఖ్య కోర్సు సంఖ్య కాంపౌండ్ కీ కాబట్టి విశ్వవిద్యాలయ డేటాబేస్లో మనం ఇప్పటికే చేసిన వాటితో పోల్చితే ఈ విస్తృతమైన స్కీమాతో కొంత సమయం దీనితో గడపాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కాబట్టి ప్రతి దీర్ఘచతురస్రాకార పెట్టె ప్రతి పైన నీలం రంగులో రిలేషనల్ స్కీమాను చూపిస్తుంది ఆ రిలేషన్ రిలేషనల్ స్కీమా పేరు వ్రాయబడుతుంది కాబట్టి ఇది కోర్సులు విద్యార్థులు బోధకులు విభాగాలు అవసరాలు సమయ స్లాట్లు మరియు తరగతి గదులు వంటి రిలేషనల్ స్కీమాను కలిగి ఉంది ఇక ఇప్పుడు విభాగాలు మరియు వాటి మధ్య రిలేషన్ లు చూద్దాం ఉదాహరణకు రిలేషన్ అనేది ఒక రిలేషన్ ఇది విద్యార్థులను వేర్వేరు విభాగాలతో కోర్సులతో రిలేషన్ కలిగి ఉంటుంది ఉపాధ్యాయులు మరొక రిలేషన్ ఇది విభాగాలతో బోధకులకు సంబంధించినది కాబట్టి దీని యొక్క కీ లు గుణాలు ఏమిటి ప్రాధమిక కీ అట్ట్రిబ్యూట్స్ ఏమిటి మరియు ఉదాహరణకు మన వద్ద ఉన్న ఫారిన్ కీ లు ఏమిటి ఇది ఒక ఫారిన్ కీ ఇది ఇక్కడ ప్రదర్శించబడుతుంది కోర్సు ID విభాగం ఇక్కడ ID సెమిస్టర్ టేక్స్ యొక్క ఫారిన్ కీ భాగం అది ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి ఈ స్కీమాను అధ్యయనం చేయండి భవిష్యత్తులో కూడా మనం ఈ స్కీమాను క్రమం తప్పకుండా ప్రస్తావిస్తూనే ఉంటాము కాబట్టి ఇది మనకు ఇక్కడ ఉంది ఇప్పుడు మనం రిలేషనల్ క్వరీ లాంగ్వేజ్ కు వెళ్తాము మనం రిలేషనల్ క్వరీ లాంగ్వేజ్ గురించి క్లుప్తంగా మాట్లాడుతాము ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే రిలేషనల్ క్వరీ లాంగ్వేజ్ కొంతవరకు మీరు ఇప్పటివరకు అధ్యయనం చేసిన ప్రోగ్రామింగ్ భాషల నుండి భిన్నంగా ఉంటుంది ఇవి ప్రకృతిలో విధానపరమైనవి దీనికి విరుద్ధంగా రిలేషనల్ క్వరీ లాంగ్వేజ్ విధానపరమైనవి కానివి లేదా ప్రకృతిలో డిక్లరేటివ్ ఒక ప్రోగ్రామింగ్ భాషకు ప్రోగ్రామర్ అవుట్పుట్ ని కనుగొనడం గురించి మరియు ఇచ్చిన ఇన్పుట్ కోసం మీరు ఒక విధానాన్ని వ్రాస్తారు అవసరమైన దశల క్రమం పూర్తి చేసేవి కాబట్టి ఇన్పుట్ ఇచ్చిన మీరు అవుట్పుట్ను లెక్కించవచ్చు కాబట్టి ఆ గణన ఎలా జరగాలి అని మీరు చెప్తారు మరియు ప్రోగ్రామర్ కూడా తెలియకపోవచ్చు కానీ మీకు ఏ అవుట్పుట్ అవసరమో మీరు తెలుపుతారు కాబట్టి ప్రోగ్రామింగ్ ఎలా మరియు దేని మధ్య ఈ వ్యత్యాసం విధానపరమైన మరియు డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ను వేరు చేస్తుంది కాబట్టి సి సి జావా పైథాన్ మరియు విధానపరమైన ప్రోగ్రామింగ్ పరంగా మీరు ఇప్పటివరకు అధ్యయనం చేసినవన్నీ మీరు తప్పనిసరిగా పేర్కొనవలసి ఉంటుంది మీకు ఎలా అవసరం అల్గోరిథం ఏమిటో పేర్కొనాలి కాని డిక్లరేటివ్లో మీకు కావాల్సినది చెప్పండి కాబట్టి ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి మీకు పాథలాజికల్ ఉదాహరణ తెలుసు ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని గణించడం పట్ల మనకు ఆసక్తి ఉందని అనుకుందాం n అనేది సానుకూల సంఖ్య అని వూహిస్తే విధానపరమైన దశ ఇలా ఉంటుంది ఇది మీరు X o ను అంచనా వేసే అల్గోరిథం ఇది చదరపు మూలం ఇది n యొక్క మూలానికి దగ్గరగా ఉంటుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు చేసిన అంచనా ఆపై మీరు అంచనా యొక్క అంకగణిత సగటును మరియు ఈ అంచనా ప్రకారం n యొక్క విభజన యొక్క భాగాన్ని తీసుకొని ఈ అంచనాను పదేపదే మెరుగుపరుస్తారు కాబట్టి మీరు అంకగణిత సగటును తీసుకొని కొత్త అంచనాను కనుగొని దశలను పునరావృతం చేయండి నా ఉద్దేశ్యం ఏమిటంటే రెండు సాంప్రదాయిక అంచనాల మధ్య వ్యత్యాసం ఒక నిర్దిష్ట విలువ డెల్టా కంటే ఎక్కువగా ఉంది ఇది ఒక విధాన అల్గోరిథం మీరు ఒక అల్గోరిథం ఇస్తున్నారు కాబట్టి ఈ అల్గోరిథం ఇచ్చిన మరియు అనుసరిస్తే మనం వర్గమూలాన్ని ప్రకటికంగా కనుగొంటాము ఫలితం ఏమిటో మీరు చెప్పగలరా నేను m2 n వంటి m ఫలితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మీరు మళ్ళీ అదే అనుభూతిని అడుగుతున్నారు మీరు అదే అవుట్పుట్ను ఆశిస్తున్నారు కానీ మీరు చెబుతున్న విధానం అల్గోరిథం కాదు మీరు బదులుగా ప్రిడికేట్ను తప్పక n అని మీరు చెబుతున్నారు కాబట్టి m ఏమైనా దాని యొక్క చదరపు n కి సమానంగా ఉండాలి కాబట్టి ఈ శైలిని డిక్లరేటివ్ అంటారు మునుపటి శైలిని విధానం అంటారు అన్ని క్వరీ లాంగ్వేజ్ లు రిలేషనల్ క్వరీ లాంగ్వేజ్ లు ప్రకృతిలో ప్రకటించదగినవి మనం స్వచ్ఛమైన భాషల గురించి మాట్లాడాము అవన్నీ సమానమేనా వాటిలో ఏవీ వాస్తవానికి ట్యూరింగ్ సమానమైనవి కాదని గుర్తుంచుకోవడానికి మనం అంతకుముందు కూడా ప్రస్తావించాము అంటే అన్ని అల్గోరిథంలు వాటిలో లేదా ప్రత్యేకంగా రిలేషనల్ బీజగణితంలో వ్యక్తీకరించబడవు వీటిని మనం మరింత లోతుగా పరిశీలిస్తాము మరియు రిలేషనల్ బీజగణితం ఆరు ప్రాథమిక కార్యకలాపాలను కలిగి ఉంటుంది వీటిని మనం తదుపరి మాడ్యూల్లో చర్చిస్తాము కాబట్టి సంక్షిప్తంగా మనం అట్ట్రిబ్యూట్స్ యొక్క విభిన్న కార్యకలాపాల గురించి చర్చిస్తాము